మనం మళ్ళీ తిరిగి వచ్చాము తదుపరిది యంత్రం లో అభివృద్ధి చేయబడిన టార్క్ కాబట్టి దీన్ని కదలిక అని పిలుస్తారు ఇది కమ్యుటేటర్ విభాగం ఇవి బ్రష్లు మరియు ఇవి కండక్టర్ ఉంచిన వైపు ఇక్కడ ఇది ఇక్కడ ఫ్లక్స్ మరియు ఈ N పోల్ అని చూడండి మరియు ఇక్కడ ఇది S ఇక్కడ అది చుక్క కాబట్టి దీని అర్థం కరెంట్ ప్రవేశించడం మరియు ఆ స్థలాన్ని వదిలి వెళ్ళడం అంటే ఇది పద్దతి మరియు ఇది టార్క్ యొక్క ఉత్పత్తి ఇది స్థూపాకారంలో ఉంది కాబట్టి విషయాలు సరళమైనవి అని కనుగొంటారు ఇప్పుడు యంత్రం యొక్క క్షేత్రం ఉత్తేజితమైనప్పుడు మరియు అవి పొటెన్షియల్ డిఫరెన్స్ యంత్ర టెర్మినల్స్పై ఆకట్టుకున్నప్పుడు ఆర్మేచర్ వైండింగ్లోని కరెంట్ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్తో స్పందించి ఒక టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది ఇది ఆర్మేచర్ తిరగడానికి కారణమవుతుంది ఇది వాస్తవానికి చిత్రం 3 ఇది వాస్తవానికి చిత్రం 3 మరియు ఈ రెండు చుక్కలు ఇక్కడ ఉన్నాయి ఇది ప్రాథమికంగా తటస్థ ప్రాంతంRefer కాబట్టి చిత్రం 13 యంత్రం లో టార్క్ ఉత్పత్తిని వివరిస్తుంది ఇప్పుడు బ్రష్లు తటస్థ అక్షంలో ఉన్నప్పుడు ఉత్తర ధ్రువం క్రింద ఉన్న అన్ని ఆర్మేచర్ కండక్టర్లు ఇచ్చిన దిశలో ప్రవాహాలను మోసుకెళ్ళేటప్పుడు దక్షిణ ధ్రువం క్రింద ఉన్నవి అపసవ్యం దిశలో కరెంట్ట్లను ప్రవహిస్తున్నాయి కాబట్టి చూస్తే ఇది ఇది తటస్థ ప్రాంతం కాబట్టి ఉత్తర ధ్రువం క్రింద ఉన్న అన్ని కండక్టర్ల క్రింద ఉన్న అన్ని కరెంట్లు ఒకే దిశలో ప్రవహిస్తున్నాయి మరియు దక్షిణ ధ్రువం క్రింద ఉన్న దక్షిణ కండక్టర్లలో కరెంట్ను ఇతర దిశలో తీసుకువెళుతుంది ఎందుకంటే ఎక్కడికి వెళుతున్నామో పేజీ మరొక ప్రాంతం పేజీని వదిలివేస్తుంది మరియు ఇది బ్రష్లు కాబట్టి ప్రతి ఆర్మేచర్ కాయిల్లోని కరెంట్ను తటస్థ అక్షం గుండా వెళుతున్న తరుణంలో అపసవ్యం చేయడానికి కమ్యుటేటర్లు ఉపయోగపడతాయి కాబట్టి ఆర్మేచర్ తిరిగేటప్పుడు పై సంబంధం ఎల్లప్పుడూ నిర్వహించబడుతుంది కాబట్టి ఆర్మేచర్ ఎప్పుడు కమ్యుటేటర్ విభాగాన్ని తిప్పుతుంది ఈ ధ్రువణత ఈ తటస్థ అక్షం దాటినప్పుడు ఏదైనా π లేదా t ఏ క్షణంలో ఉన్నా అది నిర్వహించబడుతుంది కాబట్టి ఈ రెండు బ్రష్ల యొక్క ఈ ధ్రువణత రెండు బ్రష్లు యొక్క ఈ ధ్రువణత ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి కాబట్టి ఒక DC యంత్రంలో అనేక బ్రష్లు కలిగి ఉంటుంది లేదా అనేక కమ్యుటేటర్ విభాగాన్ని కలిగి ఉంటుంది ఒకవేళ తెరిచిన ఆ DC యంత్రాన్ని చూస్తే కాబట్టి ఆ సందర్భంలో నేను చెప్పిన I తటస్థ అక్షం గుండా వెళుతుంది కాబట్టి ఆర్మేచర్ తిరిగేటప్పుడు పై సంబంధం ఎల్లప్పుడూ నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి ఆర్మేచర్ తీగచుట్ట లో కరెంట్ను అపసవ్యం చేయడానికి కమ్యుటేటర్ ఉపయోగపడుతుంది కాబట్టి ఉత్తర ధ్రువం క్రింద ఉన్న అన్ని కండక్టర్లు లోపలికి ప్రవహించే కరెంట్లను తీసుకువెళుతున్నాయి అవి ఫ్లక్స్ కన్వెన్షన్తో చూపించాయి ఇవి ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్తో స్పందించి క్రిందికి పనిచేసే శక్తిని ఉత్పత్తి చేస్తాయి మరియు ఇది అపసవ్య దిశలో టార్క్ను ఎదుర్కుంటుంది కాబట్టి దీనిని రేఖాచిత్రం అని పిలుస్తారు ఎందుకంటే ఇచ్చిన రేఖాచిత్రం వద్ద ఉన్న అన్ని శక్తి రేఖాచిత్రం బలమైన అయస్కాంత క్షేత్రం నుండి బలహీనమైనది వరకు ప్రతిచోటా ఈ రేఖాచిత్రం నుండి ఆ బాణం యొక్క రూపాన్ని ఇక్కడ క్రిందికి చేస్తుంది ఇది పైకి ఉంది దాని నుండి టార్క్ అభివృద్ధి చేయబడుతుందని తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మరియు అది క్రిందికి వచ్చే క్రియాత్మక శక్తులను మరియు అపసవ్య దిశలో చుక్కలను ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా దక్షిణ ధ్రువం క్రింద ఉన్న కండక్టర్లు బాహ్యంగా ప్రవహించే ప్రవాహాన్ని కలిగి ఉంటాయి ఇవి పైకి పనిచేసే శక్తిని ఉత్పత్తి చేస్తాయి ఈ శక్తులు కూడా అపసవ్య దిశలో టార్క్ను పెంచుతాయి కాబట్టి అంటే ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ అయితే అన్ని బిందువులక రేడియల్గా దర్శకత్వం వహిస్తుందని ఉహించాలి కాబట్టి ప్రతి శక్తి స్పష్టంగా పనిచేస్తుంది మరియు ఉత్పత్తి చేస్తుంది దీనిని శక్తి గుణకారం దాని టర్నింగ్ మూమెంట్ అని పిలుస్తారు అది ఫోర్స్లీవర్m అందువల్ల కండక్టర్ మధ్య నుండి షాఫ్ట్ మధ్యలో రేడియల్ దూరం ఉంది కాబట్టి ఈ విధంగా మనకు శక్తి సమీకరణం తెలుస్తుంది మనకు తెలిసిన ప్రతిదీ emf సమీకరణం తెలుసు అందువల్ల అభివృద్ధి చెందిన టార్క్ యొక్క పరిమాణం ప్రతి కండక్టర్E b IL అవుతుంది ఇది శక్తి ra న్యూటన్ మీటర్ వాస్తవానికి ఎక్కడ ఈ j కొలిచేది అంటే వాస్తవానికి ఇది స్థూపా కారం ఇది రేఖాచిత్రంలో చూపబడని సిలిండర్ ఆకారం ఇది కేంద్రం నుండి ఈ భాగం వరకు తయారు చేయబడింది కాబట్టి ఇది ఒక వ్యాసార్థం కాబట్టి ఈ వ్రాసేవన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చదవండి కాబట్టి ఇది నా టార్క్ సమీకరణం B IL r న్యూటన్ మీటర్ ఇప్పుడు యంత్రంలో Z కండక్టర్లు ఉంటే మొత్తం టార్క్ అభివృద్ధి చెందింది ఆర్మేచర్ Eb IL r Z న్యూటన్ మీటర్ అవుతుంది ఎందుకంటే ఇది ఒక కండక్టర్ కోసం కానీ మొత్తం Eb IL r Z న్యూటన్ మీటర్ ఇప్పుడు B ఫ్లక్స్ డెన్సిటీ ఆవిరి మీటర్ 2 కండక్టర్లో ఆర్మేచర్ కరెంట్ ఆంపియర్ I కరెంట్ ప్రతి కండక్టర్ యొక్క పొడవు l మరియు r అనే సగటు వ్యాసార్థం వద్ద కండక్టర్లను ఉంచబడ్డాయిఅది కూడా మీటర్ మరియుమొత్తం ఆర్మేచర్ కండక్టర్ల సంఖ్య Z ఇప్పుడు Ia అనేది ఆర్మేచర్ కరెంట్ అయితే అప్పుడు I Ia A అంటేI ఆర్మేచర్ కరెంట్ అప్పుడు మరియు అనేక సమాంతర మార్గాన్ని కలిగి ఉంది కాబట్టి I Ia Aగా ఉండాలి కాబట్టి రెండవ విషయం ఏమిటంటే ఫ్లక్స్ సాంద్రత b B ∅a ఉండాలి మరియు a సమాంతర మార్గాల యొక్క సంఖ్య కాబట్టి ఇది ఏకరీతిగా ఉంటుంది కాబట్టి ఇది ఏకరీతిలో పంపిణీ చేయబడుతుంది కాబట్టి ఇది ఒక మార్గానికి కరెంట్ అని పిలుస్తుంది మరియు ఇది ∅a మీటర్ 2 వెబెర్ ∅ ఫ్లక్స్ మరియు A అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇది మనం చూస్తాము ఇప్పుడు వ్యాసార్థం r వద్ద a క్రాస్ సెక్షనల్ ఫ్లక్స్ మార్గం అంటే అది ఒక స్తూపం దాని ఉపరితల వైశాల్యం 2π rl l పొడవు అయితే r అనేది వ్యాసార్థం మరియు వ్యాసార్థం r వద్ద ఫ్లక్స్ మార్గం అంటే ప్రాథమికంగా ఇది 2 π rl P అంటే ఒక ధ్రువం యొక్క ఉపరితల వైశాల్యం అందువల్ల ఫ్లక్స్ యొక్క క్రాస్ సెక్షనల్ వైశాల్యం మనం దీనిని వ్యాసార్థం r వద్ద ఫ్లక్స్ మార్గం అని పిలుస్తాము ఇది 2 π r lP అవుతుంది 2 π rl అంటే మనం దీనిని స్థూపాకారం గా తీసుకున్నాము కాబట్టి ఉపరితల వైశాల్యం అందువల్ల అన్నీ ప్రతిక్షేపిస్తే T Z∅L Ia r 2 πr l P Aన్యూటన్ మీటర్ లేదా T Z∅ Ia 2 π P A న్యూటన్ మీటర్ లేదా 0 159 ను వ్రాయవచ్చు అప్పుడు T0 159 Z∅ P Ia A ఇది 1 2 π ఇది 0 159 గా చేస్తుంది కానీ T అప్పుడు ఇది స్థిరాంకం కాబట్టి T ఈ విషయాలన్నీ స్థిరంగా ఉంటాయి కాబట్టి మనం T K ∅ Ia అని వ్రాయవచ్చు 0 159 ∅ IaAZP స్థిరంగా ఉంటుంది ZP మీద నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ K ZP 2 π Aకి తీసుకున్న స్థిరంగా ఉంటుంది కాబట్టి టార్క్ అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఫ్లక్స్ ఆర్మేచర్ కరెంట్ యొక్క ఉత్పత్తికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఆ DCయంత్రం ఫ్లక్స్ వాస్తవానికి ఫీల్డ్ కరెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫ్లక్స్ ఫీల్డ్ కరెంట్కు అనులోమానుపాతంలో ఉంటుంది మనం సిరీస్ యంత్రాలు చూస్తాము మరియు అవి ఎలా ఉంటాయి అని కనుక దీని అర్థం మరొక విషయం ఉంది ముందు ఇది ఇక్కడ గుర్తించబడనప్పటికీ కానీ వాస్తవానికి ఫీల్డ్ కరెంట్ కి ఫ్లక్స్ అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పాను అంటే టార్క్ వాస్తవానికి అప్పటికి అనులోమానుపాతంలో ఫీల్డ్ కరెంట్ యొక్క ఫీల్డ్ కరెంట్ ఉత్పత్తి మరియు బదులుగా ఆర్మేచర్ కరెంట్ మనం తయారు చేయబడితే అది కాబట్టి ఇప్పుడు DC మోటారుకు సమానమైన సర్క్యూట్ ఇప్పుడు ఈ రేఖాచిత్రం గీసాము ఇది విడిగా ఉత్తేజిత మైన DC యంత్రం కాబట్టి చూస్తే విడిగా ఉత్తేజితమైందని అర్థం వాస్తవానికి ఫీల్డ్కు వేరే సరఫరా ఇవ్వబడుతుంది వేరే మూలం నుండి డిసి సరఫరా విడిగా ఫీల్డ్కు ఇవ్వబడుతుంది మరియు దీనిని యంత్రం అని పిలుస్తారు ఇది సరఫరా వోల్టేజ్ ఇది ఆర్మేచర్ రెసిస్టన్స్ ra చాలా చిన్నది ఇది Ebఫీడ్బాక్ emf ధ్రువణత ఇక్కడ గుర్తించబడింది Iaసమానంగా ఉన్న ఆర్మేచర్ కరెంట్ IL లోడ్ కరెంట్ r 0 తిరుగుతున్నపరిస్థితిలో వాస్తవానికి DC యంత్రాన్ని ప్రారంభించినప్పుడు మొదట ఈ విషయం కోసం ఎలక్ట్రికల్ ప్రయోగశాల ను కూడా ప్రయోగశాల చేస్తుంది లేదా ప్రారంభంలో DC యంత్రాన్ని ప్రారంభించినప్పుడల్లా R గరిష్ట స్థితి లోఉండాలి ఎందుకంటే మనం తిరిగి స్విచ్ ఆన్ చేస్తే వెంటనే బ్యాక్ emf ఉండదు మరియు ra r చాలా చిన్నదిగా చేస్తే అది కనీస విలువలో ఉంటుంది అప్పుడు DC మోటారు యొక్క ఆర్మేచర్ నిరోధకత చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఎక్కడో ఒకచోట ఫ్యూజ్ను కనెక్ట్ చేయకపోతే భారీ కరెంట్ ప్రవహిస్తుంది మరియు ఫ్యూజ్ పేలుతుంది కాబట్టి ప్రారంభ సమయంలో ఈ నిరోధకత గరిష్టంగా ఉండాలి ఆపై సరఫరాను అక్కడ ప్రారంభించండి అప్పుడు యంత్రం నెమ్మదిగా ప్రారంభమవుతుంది మరియు తరువాత నెమ్మదిగా వేగం పుంజుకుంటుంది మరియు తరువాత emf అభివృద్ధి చేయబడుతుంది ఇప్పుడు ఆ తరువాత వేగం పుంజుకున్న తరువాత నెమ్మది నెమ్మదిగాగా నిరోధకత ను తగ్గించుతూ ఈ నిరోధకతను 0 కి తీసుకువస్తాను కాని చూడండి ప్రయోగశాలలో మనం చేసేది మనం ఒక SPST సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్తో అనుసంధానించబడి ఉంది మరియు మనం ప్రారంభించినప్పుడు మెష్ ఉన్నప్పుడు ఈ స్విచ్ తెరిచి ఉంటుంది మరియు ఈ నిరోధకత గరిష్టంగా ఉంటే ఈ స్విచ్ తెరిచి ఉంటుంది ఈ నిరోధకతను 0 కితగ్గించినప్పుడు సంబంధం వల్ల కొంచెం నిరోధకత ఉండవచ్చు ఈ స్విచ్ని మూసివేసిన తర్వాత మార్గం ఇలా ఉంటుంది కాబట్టి ఇది వీటి నుండి పూర్తిగా ఆపివేయబడింది మరియు దానిని మూసివేసిన వెంటనే ఈ సర్క్యూట్లో ఎటువంటి సర్క్యూట్ నిరోధకత బాహ్య బాహ్య నిరోధకత ఏదీ ఇవ్వదు కాబట్టి కొంచెం మూసివేసిన వెంటనే అది వేగం కొద్దిగా పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ సంబంధం లేదా ఇంకా ఏదో ఉంది కాబట్టి నిరోధకత ఉంది అందుకే SP ST ను సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్ వాడండి దానిని మూసివేయవచ్చు ఎప్పుడు అంటే ఏమిటి అంటే R గరిష్టంగా ఉన్న చోట దీన్ని ప్రారంభించండి ఆపై సరఫరాను నెమ్మదిగా మరియు తగ్గించండి మరియు స్టార్టర్ గురించి ఈ కోర్సులో అధ్యయనం చేయకపోతే DC మెషిన్ స్టార్టర్ అధ్యయనం చేయము కానీ వేగం పెరుగుతుంది వేగం పుంజుకున్న వెంటనే నెమ్మది నెమ్మదిగా నిరోధకత ను తగ్గిస్తుంది నిరోధకత rనుండి 0 కి చేరుకుంటుంది ఒకసారి r 0 అయితే తిరుగుతున్న స్థితి లో ఈ SP ST స్విచ్ను మూసివేయండి ఇది పూర్తిగా తగ్గించబడుతుంది మరియు ఇది మార్గం అవుతుంది కాబట్టి ఇది అదే DC యంత్రం ను వేరుగా ఉత్తేజ పరుస్తుంది అదే V టెర్మినల్ వోల్టేజ్ మరియు Eb బ్యాక్ emf కాబట్టి ఈ సందర్భంలో ఇది Rf Rf అనేది ఫీల్డ్ నిరోధకత ఇది కూడా మారే ఫీల్డ్ ఇది ఫీల్డ్ నిరోధకత Rf మరియు ఇది ఫీల్డ్ మరియు ఫీల్డ్ నిరోధకత Rf మరియు ఇది నిర్దిష్ట ప్రాంతంలో అదనపు నిరోధకత దీనిని Rf అని పిలుస్తారు మరియు ఇది ఫీల్డ్ రన్నింగ్ మరియు ఫీల్డ్ నిరోధకత Rf మరియు ఇది సరఫరా కాబట్టి ra అనేది ra DC యంత్రానికి చాలా చిన్నది నేను ఈ విషయం లో ఒక ప్రశ్న వేశాను ప్రయోగశాలలో DC యంత్రం యొక్క ఆర్మేచర్ నిరోధకతను ఎలా కొలవవచ్చు ఇది ఆలోచించాల్సిన ప్రశ్న కాబట్టి Ia ఆర్మేచర్ కరెంట్ లోడ్ కరెంట్ మరియు Eb V Ia R ra వాస్తవానికితిరుగుతున్న స్థితి లో R 0 అయితే ఇక్కడ వర్తిస్తే ఇక్కడ ఈ సర్క్యూట్లో KVL వర్తిస్తే అప్పుడు సులభంగా లభిస్తుంది ధ్రువణత ప్రతిదీ గుర్తించబడుతుంది అది Eb V Ia ra R ra ను పొందగలదు కాని తిరుగుతున్న స్థితి లో R 0 ఇప్పుడు ఇది ఒక ra మరియు ఇది s షంట్ మోటర్ అయితే ఈ సందర్భంలో షంట్ ఫీల్డ్ ఇక్కడ ఉంది ఇది ఫీల్డ్ వైండింగ్ మరియు ఇది Rf ఇది Rf కాబట్టి ఇక్కడ SPST నేను చూపించలేదు కానీ ఇక్కడ కూడా ఉంచవచ్చు కాబట్టి నా ఉద్దేశ్యం ఇక్కడ కూడా ఉంచవచ్చు కానీ ఇక్కడ చూపించలేదు నేను ఇక్కడ చూపించలేదు నేను ఇక్కడ చూపించలేదు ఇక్కడ ఉంచవచ్చు కాబట్టి నేను ఇప్పుడు దాన్ని శుభ్రం చేస్తున్నాను కాబట్టి ఈ సందర్భంలో కూడా విధానం అదే విధంగా ఉంటుంది విద్యుత్ సరఫరా నుండి ఇక్కడ అవి యంత్రానికి సరఫరా మరియు షంట్ ఫీల్డ్కు సరఫరా ఇస్తున్నాయి ఎందుకంటే మనం సమాంతరంగా అనుసందానించాం కాబట్టి కాబట్టి ఇది ఫీల్డ్ నిరోధకత షంట్ ఫీల్డ్ ఇది Rf మరియు ఇది Rf బాహ్య నిరోధకత ఉంది Rf ఎందుకంటే Rf ను చొప్పించడం చొప్పించడం వలన ఈ నిరోధకత మారవచ్చు అందువల్ల ఫీల్డ్ కరెంట్ను ఇది నియంత్రించగలదు ఫీల్డ్ కరెంట్ నియంత్రించడం అంటే మనం ఫ్లక్స్ను నియంత్రిస్తున్నాము కాబట్టి ఏమైనప్పటికీ R 0తిరుగుతున్న స్థితిలో కాబట్టి If VRf Rf ఎందుకంటే ఇది ప్రస్తుత If వోల్టేజ్ ఇది సమాంతర సర్క్యూట్ కాబట్టి If VRf Rf అవుతుంది KVL ను వర్తింపజేస్తే Eb V Ia R ra ను పొందుతారు కానీ తిరుగుతున్న స్థితిలో r 0 మరియు ఇక్కడ KCLను వర్తింపజేస్తే ఇది ఆర్మేచర్ కరెంట్ అని వర్తిస్తే ఇది లైన్ కరెంట్ మరియు ఇది ఫీల్డ్ కరెంట్ అని పిలుస్తారు కాబట్టి ఈ బిందువు వద్ద మనం KCL ను వర్తింపజేస్తే KCL ను ఈ సమయంలో వర్తింపజేస్తే Ia IL If కాబట్టి ఇది సాధారణ విషయం కాబట్టి సిరీస్ వాస్తవానికి సిరీస్ వైండింగ్ వాస్తవానికి అది ఆ ఆర్మేచర్తో సిరీస్లో ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో సిరీస్ యంత్రం కోసం ఆర్మేచర్ కరెంట్ లోడ్ కరెంట్ ఫీల్డ్ కరెంట్ ఇక్కడ దాఖలు చేసిన సిరీస్ ఫీల్డ్ సిరీస్లో ఉన్న ఆర్మేచర్తో సిరీస్లో ఉంది మరియు ఇది బ్యాక్ emf మరియు ఇది v కాబట్టి ఇది సిరీస్ యంత్రం ఆర్మేచర్ కరెంట్ ఫీల్డ్ కరెంట్ లోడ్ కరెంట్ కాబట్టి మరియు వర్తిస్తే మరియు ఇది సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ R S మరియు ఇక్కడ ఆ KVL ని వర్తింపజేస్తే కాబట్టి మనకు Eb V Ia R S ra లభిస్తుంది R S అనేది సిరీస్ ఫీల్డ్ నిరోధకత సిరీస్ ఫీల్డ్ యొక్క వాస్తవాన్ని ఎలా నియంత్రించాలి ఇది ఈ కోర్సులో దీనిలో అధ్యయనం చేయదు కొన్ని ప్రాథమిక అంశాలు మొదటి సంవత్సరం స్థాయిలో మించలేవు కాబట్టి ఇది Eb V Ia R S ra కాబట్టి తరువాత ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి 230 వోల్ట్ల షంట్ యంత్రం 800 rpm వద్ద ఎటువంటి లోడ్ లేకుండా నడుస్తుంది మరియు 5 యాంపియర్ పడుతుంది ఆర్మేచర్ మరియు ఫీల్డ్ వైండింగ్ యొక్క నిరోధకత వరుసగా 0 25 Ω మరియు 230Ω యంత్రం లోడ్ అయినప్పుడు దాని వేగాన్ని లెక్కించండి మరియు 60 యాంపియర్ మూలం నుండి తీసుకోండి ఇది సమస్య కాబట్టి లోడ్ పరిస్థితులు లో లేదుఎటువంటి లోడ్ లేదు మరొక లోడింగ్ చెప్పండి లోడ్ అయినప్పుడు మరొకదాన్ని 60 యాంపియర్ తీసుకుంటుంది కానీ ఎటువంటి లోడ్ లేకుండా 5 యాంపియర్ తీసుకుంటుంది 2 షరతులు మరియు ఇతర విషయాలు ఇవ్వబడ్డాయి కాబట్టి మనం ఈ వేగాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఇది లోడ్ పరిస్థితులు కాదు ఇది షంట్ యంత్రం సర్క్యూట్ రేఖాచిత్రం ఇది IL 0 అయితే ఇది If ఎందుకంటే 230 వోల్ట్ సరఫరా వోల్టేజ్ V Rf 230 Ω కి ఇవ్వబడుతుంది e ఇక్కడ చూపిన బాహ్య నిరోధకత లేదు Ia 0 ఇది Ia 0 అని పిలుస్తుంది ra కి 0 2 Ω ఇవ్వబడుతుంది మరియు నోలోడ్ వేగం 800 rpm మరియు ఇది బ్యాక్ emf కాబట్టి ఫీల్డ్ కరెంట్ If 230 Rf ఉంటే 230 సరఫరా 230 Ω Rf కాబట్టి 230230 1 యాంపియర్ కాబట్టి IL 0 కి 5 యాంపియర్ ఇవ్వబడుతుంది ఎందుకంటే ఇక్కడ అది నోలోడ్ ఇవ్వబడుతుంది మరియు 5 యాంపియర్ పడుతుంది మరియు ఇది లైన్ నుండి 5 యాంపియర్ కరెంట్ను నడుపుతోంది కాబట్టి IL 0 5 యాంపియర్ కాబట్టి Ia 0 IL 0 ఉంటే కాబట్టి 5 1 కాబట్టి I0 4 యాంపియర కాబట్టి ఈ సర్క్యూట్ Eb 0 V ra Ia 0 మాత్రమే బ్యాక్ e mf ను కనుగొంటుంది కాబట్టి Eb 0 230 ra 0 25 Ia 0 4 కాబట్టి Eb 0 229 వోల్ట్ ఇప్పుడు ఇది నో లోడ్ స్థితిలో ఇప్పుడు ఇది లోడ్ అయినప్పుడు ఇది 60 యాంపియర్ల కరెంట్ ని నడుపుతున్న సర్క్యూట్ మరియు ఇది కరెంట్ Ia 1 అని చెప్పండి ra 0 వేగం ఏమిటో తెలుసుకోవాలి మరియు ఇది 230Ω అంటే ఫీల్డ్ కరెంట్ 230231 యాంపియర్ కాబట్టి నో లోడ్ లేదా పూర్తి ఒరాట్ వద్ద ఈ లోడ్ ఫీల్డ్ కరెంట్ అదే విధంగా ఉంటుంది మళ్ళీ ఇది 1 యాంపియర్ అంటే ఫ్లక్స్ స్థిరంగా ఉంటాయి రెండు సందర్భాలు ఫీల్డ్ కరెంట్ స్థిరాంకం అంటే ఫ్లక్స్ స్థిరంగా ఉంటుంది కాబట్టి Ia 1 IL If అవుతుంది ఉంటే 59 యాంపియర్ 60 1 కాబట్టి Eb 1 V Ia 1 ra 0 25 అవుతుంది కాబట్టి నేరుగా నేను వ్రాస్తున్నాను దీనికి Eb 1 215 25 వోల్ట్ వస్తుంది ఇది లభిస్తుంది కాబట్టి ఇది లోడ్ చేయబడిన స్థితిలో ఉంది ఇది సర్క్యూట్ కేవలం రెండు వేర్వేరు సర్క్యూట్లను గీయండి DC సర్క్యూట్ లాగా నేను పరిష్కరిస్తాను ఈ పరిస్థితులన్నింటినీ మాత్రమే చూడగలను కాబట్టి దీని తరువాత ఏమి చేస్తుంది ఈ Eb సమానమని మనకు తెలుసు ∅ Z N 60 P a K ∅ n కానీ రెండు సందర్భాల్లోనూ స్థిరంగా ఉంటే స్థిరంగా ఉంటే ఫ్లక్స్ స్థిరంగా ఉంటే Eb 0 Eb నేను ∅0 n 0 ∅1 n 1 రాయగలను ఎందుకంటే ఇది Eb 0 K ∅ 0 n 0 అనే ఒక సమీకరణాన్ని వ్రాయగల పరిస్థితి మరొక సమీకరణం Eb 1 K ∅ ∅1 n 1 ను వ్రాయగలదు కాబట్టి K రద్దు చేయబడుతుంది ఎందుకంటే ఇది స్థిరాంకం కాబట్టి ఇది ∅0 n 0 ∅1 n 1 గా ఉంటుంది ఎందుకంటే రెండింటికీ స్థిరాంకంగా ఉంటే ఫీల్డ్ స్థిరంగా ఉంటుంది 2 సందర్భాలుకరెంట్ 1 యాంపియర్ కాబట్టి ∅0 ∅1 కాబట్టి అది ∅0 ∅1 అయితే Eb 0 గా 229 Eb 1 మేము 215 25 n 0 లెక్కించబడింది 800 n 1 వేగం మనకు తెలుసు కాబట్టి n 1 752 rpm ఇది సమాధానం ఇప్పుడు ఈ ఒక ఉదాహరణ తరువాత మరొక 3 లేదా 4 ను తీసుకుంటాము ఇప్పుడు DC యంత్రాల యొక్క లక్షణం ఇప్పుడు మొదట టార్క్ కరెంట్ లక్షణం DC యంత్రం కోసం మనకు టార్క్ K ∅ Ia తెలుసు ఇప్పుడు షంట్ యంత్రం విషయంలో ఫ్లక్స్ ∅ సుమారుగా స్థిరంగా ఉంటుంది మరియు టార్క్ Ia కి అనులోమానుపాతంలో ఉంటుంది అందుకే నేను తీసుకున్న మునుపటి ఉదాహరణ DC షంట్ యంత్రం కోసం ఫ్లక్స్ స్థిరంగా ఉంటాయి ఎందుకంటే ఫీల్డ్ సరఫరా వోల్టేజ్ సుమారుగా స్థిరంగా ఉంటుంది ఫీల్డ్ నిరోధకత సుమారుగా స్థిరంగా ఉంటుంది అందువల్ల ఫ్లక్స్ స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఫీల్డ్ కరెంట్ స్థిరంగా ఉంటుంది అంటే ఫ్లక్స్ స్థిరంగా ఉంటుంది అందువల్ల టార్క్ వాస్తవానికి Ia కు అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ఇది దాదాపు సరళ రేఖ లక్షణం కాబట్టి టార్క్ కరెంట్ క్యారెక్టర్ యొక్క వక్రత ఆచరణాత్మకంగా సరళ రేఖ ఇప్పుడు సిరీస్ యంత్రం విషయంలో అర్మేచర్తో సిరీస్లో సిరీస్ ఫీల్డ్ కాబట్టి ఆర్మేచర్ కరెంట్ ఫీల్డ్ కరెంట్ అంటే ఫ్లక్స్ Ia కి అనులోమానుపాతంలో ఉంటుంది ఎందుకంటే టార్క్ టార్క్ K ∅ Ia అనుకుందాం సిరీస్ యంత్రం ఫ్లక్స్ కోసం వాస్తవానికి Ia కు అనులోమానుపాతంలో ఉంటుంది ఎందుకంటే సిరీస్ యంత్రం Ia If ఎందుకంటే సిరీస్ ఫీల్డ్ ఆర్మేచర్తో సిరీస్లో అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి Ia If అంటే ∅ Ia కి అనులోమానుపాతంలో ఉంది అంటే టార్క్ వాస్తవానికి Ia 2 కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి అందుకే ప్రతిదీ ఇక్కడ వ్రాయబడింది అందుకే టార్క్ Ia 2 కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇది టార్క్ అనే లక్షణాన్ని మనం గీస్తే ఇది Ia ఆర్మేచర్ సరైనది షంట్ యంత్రం కోసం ఇది సరళ రేఖ ఇది ఇక్కడ గుర్తించబడింది మరియు సిరీస్ యంత్రంకు ఇది పారాబోలా కాబట్టి ఇది టార్క్ కరెంట్ క్యారెక్టర్ సిరీస్ మోటర్ మరియు షంట్ మోటర్ యొక్క కరెంట్ లక్షణాలు ఇప్పుడు రెండవది స్పీడ్ కరెంట్ లక్షణం ఈ సందర్భంలో మనకు మళ్ళీ తెలుసు emf K ∅ n వాస్తవానికి n సమానం మనంపెద్ద అక్షరం N ను ఉపయోగించిన ఉదాహరణ ఉంది కానీ n చిన్న n పెద్ద అక్షరం N ఇప్పుడు షంట్ యంత్రం విషయంలో మనకు ఇది తెలుసు బ్యాక్ emf V Ia ra తిరుగుతున్న స్థితిలో మనకు తెలుసు కనుక ఇది Eb V Ia ra కాబట్టి అందువల్ల Eb K ∅ n V Ia ra అంటే n మనం K V Ia ra ను వ్రాయవచ్చు ఇక్కడ K 1k అందువల్ల ఒక షంట్ యంత్రంలో ఫ్లక్స్ ఎక్కువ లేదా తక్కువ ఆచరణాత్మకంగా స్థిరంగా ఉంటుంది ఇది మరింత కటినమైన స్థిరాంకం మనం కూడా క్షేత్ర కరెంట్ ని దాదాపు స్థిరాంకంగా చూశాము కాబట్టి ఫ్లక్స్ స్థిరాంకం కాబట్టి ఫ్లక్స్ స్థిరంగా ఉంటుంది అందువల్ల Ia ra డ్రాప్ చాలా చిన్నది ఎందుకంటే ra వాస్తవానికి ఒక యంత్రానికి చాలా చిన్నది DC యంత్రం చాలా చిన్నది కాబట్టి ఈ Ia ra డ్రాప్ V యొక్క 3 నుండి 6 శాతం వరకు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి శాతం డ్రాప్ నో లోడ్ నుండి పూర్తి లోడ్ వరకు వేగం అదే క్రమంలో ఉంటుంది అందువల్ల DC షంట్ యంత్ర సాధనము ను స్థిరమైన వేగం గల యంత్ర సాధనముగా పరిగణిస్తారు కొన్నిసార్లు వారు ఈ ప్రశ్నలను అడుగుతారు ఎందుకు DC షంట్ యంత్ర సాధనము స్థిరమైన వేగం గల యంత్ర సాధనము ఇది కారణం కాబట్టి ఇది లోడ్ పెరుగుదలతో కొంచెం వేగం తగ్గుతుంది కాబట్టి సిరీస్ యంత్ర సాధనము గైన్ విషయంలో n K V Ia ra మరియు R S అనేది సిరీస్ ఫీల్డ్నిరోధకత ఇక్కడ R S ∅ ను జోడించాలి కానీ సిరీస్ యంత్ర సాధనము యొక్క ∅ Ia కు అనులోమానుపాతంలో ఉంటుంది ఎందుకంటే కానీ సిరీస్ యంత్ర సాధనము లో ఆర్మేచర్ కరెంట్ ఫీల్డ్ కరెంట్ అందుకే ∅ Ia కు అనులోమానుపాతంలో ఉంటుంది మరియు సిరీస్ యంత్ర సాధనము Ia Ia కు అనులోమానుపాతంలో n చెప్పండి K రెట్టింపు V Ia ra R S Ia కాబట్టి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ వాస్తవానికి ఇది అలాంటిదే ఒకవేళ ∅ కేవలం Ia కి అనులోమానుపాతంలో ఉంటే అంటే ∅ స్థిరాంకం K one Ia అని చెప్పండి ఇక్కడ ప్రత్యామ్నాయం ఉంటే K 1 Ia కాబట్టి K 1 K ను మనం K రెట్టింపు అని పిలుస్తాము కాబట్టి అలా చేస్తే అలా చేస్తే ఇది ఇలా వస్తుంది n K రెట్టింపు ఈ స్థిరమైన Ia ra R S V కాబట్టి ఈ భాగం స్థిరంగా ఉంటుంది మరియు ఇది Va Ia రెండు ∅ మరియు Ia లోడ్తో మారుతూ ఉంటుంది ఎందుకంటే ∅ Ia కి అనులోమానుపాతంలో ఉంటుంది లోడ్ మారితే ఆర్మేచర్ కరెంట్ మారుతుంది మరియు ఆర్మేచర్ కరెంట్ ఫీల్డ్ కరెంట్ కాబట్టి ఫ్లక్స్ కూడా మారుతుంది కాబట్టి రెండూ ∅a మరియు Ia లోడ్తో ఎందుకంటే∅ Ia కు అనులోమానుపాతంలో ఉంటుంది లోడ్ పెరిగితే ∅a పెరుగుతుంది అలాగే లోడ్ కరెంట్తో పెరుగుతుంది అంటే Ia పెరుగుతుంది కాబట్టి V Ia తగ్గుతుంది ఎందుకంటే Ia పెరిగితే V Ia తగ్గుతుంది కాబట్టి సిరీస్ యంత్ర సాధనముకు లోడ్ వేగం పెరుగుతుంది కాబట్టి సిరీస్ యంత్ర సాధనము నుండి లోడ్ పూర్తిగా తొలగించబడితే కాబట్టి ∅ చిన్నదిగా ఉంటుంది లోడ్ను తొలగిస్తే∅ చిన్నదిగా ఉంటుంది మరియు అందుకే Ia కాబట్టి Ia కూడా తగ్గుతుంది V Ia చాలా పెద్దది మరియు ఉంది మరియు వేగం చాలా ఎక్కువ అందువల్ల సిరీస్ యంత్ర సాధనము నుండి లోడ్ను పూర్తిగా తొలగించడం ప్రమాదకరం అందువల్ల సిరీస్ యంత్ర సాధనము ఎల్లప్పుడూ లోడ్లో ప్రారంభించబడాలి కాబట్టి సిరీస్ యంత్ర సాధనము ను ఎటువంటి లోడ్ లేకుండా నడపకూడదు ఈ ప్రాంతం మాత్రమే ఉన్నందున సిరీస్ యంత్ర సాధనమును ఎటువంటి లోడ్ లేకుండా ఎందుకు నడపకూడదు అని వారు కొంత ప్రశ్న అడుగుతారు కాబట్టి దీని అర్థం సిరీస్ యంత్ర సాధనము ప్రారంభించినప్పుడల్లా కనెక్ట్ చేసే నోలోడ్తో ప్రారంభించాల్సి ఉంటుంది లేకపోతే ప్రారంభించండి సిరీస్ యంత్ర సాధనము కోసం లోడ్ను పూర్తిగా తొలగించడం ప్రమాదకరం కాబట్టి ఉంటే అంటే షంట్ యంత్ర సాధనము లక్షణాలకు ఇది స్పీడ్ కరెంట్ లక్షణం ఇది షంట్ యంత్ర సాధనము కోసం మరియు సిరీస్ యంత్ర సాధనము కోసం ఇది కరెంట్ లక్షణాన్ని వేగవంతం చేస్తుంది ఇప్పుడు మరొకటి స్పీడ్ టార్క్ లక్షణం కాబట్టి ఈ సందర్భంలో మరింత సుమారుగా షంట్ యంత్ర సాధనము కోసం స్పీడ్ టార్క్ లక్షణాలు ఇక్కడ షంట్ యంత్ర సాధనము కు సుమారుగా స్పీడ్ కరెంట్ లక్షణం అని కనుగొంటారు కాబట్టి ఒకసారి సహజంగా స్పీడ్ కరెంట్ మరియు DC యంత్ర సాధనము యొక్క ప్రస్తుత టార్క్ కరెంట్ లక్షణాలు అభివృద్ధి చెందాయని నా ఉద్దేశ్యం ప్రతి సందర్భంలో వేగం మరియు టార్క్ మధ్య సంబంధాన్ని తెలుసుకోవచ్చు షంట్ యంత్ర సాధనము వేగం విషయంలో కొద్దిగా పడిపోతుంది మరియు పూర్తి లోడ్ అవుతుంది యంత్ర సాధనము స్థిరమైన స్పీడ్ యంత్ర సాధనముగా పరిగణించవచ్చు ఇది DC యంత్ర సాధనము యొక్క వేగం టార్క్ లక్షణాలు అదేవిధంగా వేగం టార్క్ కర్వ్ యొక్క సిరీస్ యంత్ర సాధనము స్వభావం విషయంలో వేగం కరెంట్ కర్వ్ మాదిరిగానే ఉంటుంది కాబట్టి ఈ రెండు నేను ఇక్కడ ఇవ్వలేదు ఉద్దేశపూర్వకంగా నేను ఇక్కడ గణితం 1 లేదా 2 సమీకరణాన్ని ఇవ్వలేదు ఇది ఒక చిన్న వ్యాయామం అని నేను సూచిస్తున్నాను నేను వివరించిన మిగతా రెండు మరియు ఈ రెండింటి యొక్క స్వభావం మరియు ఈ రెండు సున్నితమైన విషయం ఏమిటంటే 1 లేదా 2 సమీకరణం మరియు తత్వశాస్త్రం నుండి సాచరాక్టరిస్టిక్ అని పిలవబడేవి ఏవి లేదా పొందగలదో లేదో చూడండి కాబట్టి తదుపరిది ఒక ఉదాహరణ కాబట్టి స్థిరమైన ప్రధాన ఫీల్డ్ డ్రైవ్లతో 230 వోల్ట్ షంట్ యంత్ర సాధనము లోడ్ అవుతుంది దీని టార్క్ 600 ఆర్పిఎమ్ వద్ద నడుస్తున్నప్పుడు వేగం యొక్క క్యూబ్కు అనులోమానుపాతంలో ఉంటుంది సిరీస్లో 10 Ω నిరోధకత కనెక్ట్ చేయబడితే అది నడుస్తున్న వేగాన్ని 30 యాంపియర్ కనుగొంటుంది 10 Ω నిరోధకత దాని ఆర్మేచర్తో సిరీస్లో అనుసంధానించబడి ఉంటే అది చేసే వేగాన్ని వాస్తవానికి కనుగొనాలి కాబట్టి ఇది సర్క్యూట్ రేఖాచిత్రం అని చూడండి మరియు స్థిరమైన ప్రధాన క్షేత్రంతో 230 వోల్ట్ షంట్ యంత్ర సాధనము ను ఏ లోడ్ పిలుస్తుందో దాని యొక్క టార్క్ వేగం యొక్క క్యూబ్కు అనులోమానుపాతంలో ఉంటుంది అంటే టార్క్ n క్యూబ్కు అనులోమానుపాతంలో 600 ఆర్పిఎమ్ వద్ద నడుస్తున్నప్పుడు 30 యాంపియర్ పడుతుంది ఇది నడుస్తున్న వేగాన్ని కనుగొనవలసి ఉంటుంది ఇది 10 Ω నిరోధకతను సిరీస్లో అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఇది సర్క్యూట్ మొదటి సర్క్యూట్ ఇది Eb 1 బ్యాక్బ్యాక్ emf కాబట్టి 30 యాంపియర్ డ్రైవింగ్ n 1 కి 60 600 ఆర్పిఎమ్ మరియు వి 230 వోల్ట్ ఇవ్వబడుతుంది కాబట్టి n 1 ఇచ్చినప్పుడు Ia 1 30యాంపియర్ మరియు n 2 x పై n 1 ను అనుమతించండి n 1 మొదటి కేసు 600 rpm యొక్క వేగం మరియు ఈ నిష్పత్తి n 1 n 2 x పడుతుంది మరియు మనకు Eb K ∅ n రెండవ సర్క్యూట్ ఇక్కడ 10 Ω నిరోధకత ని అనుసంధానించబడి ఉంది కాబట్టి మరియు ఇది రెండవ సందర్భంలో Ia 2 మరియు n 2 ఏమిటి మరియు ఇది 230 వోల్ట్ ఇవ్వబడింది మరియు ఇది ఫీల్డ్ కరెంట్ ఉంటే ఇప్పుడు కానీ ఫీల్డ్ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ∅1 ∅ 2 మరియు Eb 1 Eb 2 అప్పుడు ∅1 n 1 ∅ 2 అవుతుంది ఇది చిన్న సూత్రం అన్ని చేతివేళ్ల మీద ఉండాలి కాబట్టి మరియు Eb 1 Eb 2 n 1 n 2 x ఎందుకంటే మనకు n 2 x అని అనుకుందాం కాబట్టి చిత్రం నుండి Eb 1 230 వోల్ట్ ra అని నిర్లక్ష్యం చేయబడుతుంది కాబట్టి ఈ చిత్రం నుండి తిరిగి emf 230 వోల్ట్ ra నిర్లక్ష్యం చేయబడింది కాబట్టి ఆ సందర్భంలో Eb 1 230 వోల్ట్ అవుతుంది చిత్రం b Eb 2 230 10 Ia 2 అవుతుంది ఎందుకంటే 10 Ω నిరోధకత జోడించబడుతుంది కాబట్టి ఇది 2 230 10 Ia 2 Eb 1 Eb 2 230 230 10 Ia 2 x చెప్పండి ఎందుకంటే Eb 1 Eb 2 n 1పై n 2 x సమీకరణం 2 నుండి కాబట్టి దీని అర్థం అడ్డ గుణకారం చేసి గుణించాలి మరియు టార్క్ వేగం యొక్క క్యూబ్కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మనం T 1 T 2 n 1 n 23 x 3 అని వ్రాయవచ్చు కాబట్టి T 1 T 2 x 3 కాబట్టి మొదటి షరతు మరియు ఇది రెండవ షరతు మనకు టార్క్ K ∅ Ia తెలుసు అందువల్ల మనం T 1ను T 2 ∅1 Ia ∅ 2 Ia Ia 2 రెండవ కేసు కాని ఫ్లక్స్ షంట్ యంత్ర సాధనముకు స్థిరంగా ఉంటుంది కాబట్టి ∅1 ∅ 2 ఇక్కడ ఇది ∅1 ∅ 2 అంటే అది 1I2 Ia గా ఉంటుంది అంటే T1 T 2 30 Ia 2 x 3 ఉంటుంది ఎందుకంటే ఇది x 3 కాబట్టి Ia 2 30 ఇది సమీకరణం 5 ఈ Ia 2 ఈ Ia 2 ఇక్కడ ప్రతిక్షేపించాలి ఇక్కడ ప్రతిక్షేపించాలి ప్రతిక్షేపం అయితే ఈ సమీకరణం x3 0 30 230 అవుతుంది కాబట్టి ఇది ఒక క్యూబిక్ సమీకరణం 3 పరిష్కారాలను కలిగి ఉంటుంది కాబట్టి కొంచెం ప్రయత్నించినట్లయితే x 1 55 వస్తుంది అంటే n 2 x కాబట్టి n 1 60 600 rpm మరియు x 1 55 కాబట్టి n 2 387 rpm గా ఉంటుంది ఇది n 2 కి సమాధానం మరియు Ia 2 I1 x3 కాబట్టి 301 55 3 Ia 2 సుమారు 8 యాంపియర్గా ఉంటుంది ఈ సమీకరణం Eb మరియు మరియు ఎర్రర్ ట్రయల్ మరియు అంతర్ దృష్టి నుండి ఎర్రర్ ప్రయత్నించాలి కాబట్టి సహేతుకమైన విలువలు లభిస్తాయి అంటే సుమారు విలువలు కాబట్టి మరొక విషయం ఏమిటంటే DC యంత్ర సాధనము యొక్క వేగ నియంత్రణ కాబట్టి మనకు Eb ∅ Z n 60 P A తెలుసు కాబట్టి n Eb వాస్తవానికి V ఆర్మేచర్ సర్క్యూట్లో పడిపోతుంది